ఇక్కడ పటంలో చూపిన విధంగా భూమి ఉపరితలం యొక్క ప్రొఫైల్ పరిశీలించండి భూమి ఉపరితలంపై ఒక నిర్దిష్ట అక్షాంశం వద్ద ఒక ప్రాంతాన్ని తీసుకుందాం ఇప్పుడు భూమి మధ్యలో నుండి ఎంచుకున్న ప్రాంతం గుండా ఒక గీతను గీయండి ఇక్కడ ఉన్న ఈ నల్ల రేఖ భూమధ్య రేఖ మరియు ఇక్కడ ఈ కోణం అక్షాంశ కోణం ఎంచుకున్న అక్షాంశం వద్ద క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ను ఇలా ఉంచుదాం కాబట్టి ఈ క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ పైన మన ఆసక్తిని కేంద్రీకరించాలి తద్వారా ఈ ప్లేట్లో ఎంత ఇన్సోలేషన్ వస్తుందో మనం కనుగొనాలి ఇది ఇక్కడ స్థానిక బిందువుకు టాంజెంట్షియల్ గా ఉంచబడింది దాని మీద పడే సోలార్ ఇన్సోలేషన్ ఏమిటో మనం కనుగొనాలి సోలార్ జ్యామితి నుండి మనం తెలుసుకోవలసిన అంచనా ఇది మనం ఇక్కడ సూచించిన క్షితిజ సమాంతర ప్లేన్ మనకు క్షితిజ సమాంతరంగా కనిపించదు కానీ స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తికి ఈ ప్లేన్ సమాంతరంగా ఉంటుంది మరియు ఇది హోరిజోన్ ప్లేన్లో ఉంటుంది అంటే ఎంచుకున్న ప్రాంతంలో నిలబడి ఉన్న వ్యక్తికి సంబంధించి ఇది క్షితిజ సమాంతరంగా పరిగణించబడుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం సంబంధిత సౌర జ్యామితిని చూస్తాము మరియు దీనిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాము ఈ కోఆర్డినేట్ యాక్సిస్ సిస్టమ్ మీకు సుపరిచితం ఇది మనం ఎంపిక చేసుకున్న ప్రాంతం మరియు ఇది స్థానిక కేంద్రీకృత సమన్వయ వ్యవస్థ పసుపు రంగులో ఉన్నది హోరిజోన్ ప్లేన్ ఈ హోరిజోన్ ప్లేన్ క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్గా పరిగణించబడుతుంది దీని పైన నిలువుగా పడే సౌర ఇన్సోలేషన్ మొత్తాన్ని అంచనా వేయాలనుకుంటున్నాము ఇది అక్షాంశ కోణం ϕ ఇది అజిముత్ కోణం మరియు ఇది జెనిత్ కోణం ఈ రేఖ స్థానిక ప్రాంతాన్ని సూర్యుని కేంద్రం తో కలిపే ఇన్సోలేషన్ లైన్ ఇక్కడ ఎంచుకున్న ప్రదేశంలో ఉన్న క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్లో ఇప్పుడు ఇన్సోలేషన్ను కనుగొందాం ఆ ప్రదేశంలో సూర్యుడి నుండి ఇన్సోలేషన్ను సూచించే వెక్టర్ను పరిగణించండి ఇప్పుడు ఆ వెక్టర్ జెనిత్ అక్షం నుండి θz కోణంలో ఉంది ఇప్పుడు ఈ ఇన్సోలేషన్ వెక్టర్ ను ఈ అక్షాలకు సంబంధించి వివిధ భాగాలు గా ఈ విధంగా విడగొట్టవచ్చు కాబట్టి స్థానిక కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క దక్షిణ అక్షం వెంట ఉన్న ఈ భాగాన్ని దక్షిణ అక్షం కాంపోనెంట్ LS గా స్థానిక కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క తూర్పు అక్షం వెంట ఉన్న భాగాన్ని LE గా మరియు జెనిత్ అక్షం వెంట నిలువుగా ఉన్న ఈ భాగాన్ని LZ గా గుర్తించడం జరిగింది ఈ LZ హోరిజోన్ ప్లేన్ కు లంబ దిశలో ఉందని గమనించండి అందువల్ల ఆ ప్రదేశంలో క్షితిజ సమాంతర ప్లేన్ ఉంచితే LZ మాత్రమే క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్కు లంబ దిశలో ఉంటుంది కాబట్టి LZ యొక్క విలువ కనుగొనడం మనకు చాలా ముఖ్యం అది క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై ఒక ప్రదేశంలో ఇన్సోలేషన్ విలువను తెలియజేస్తుంది ఇప్పుడు L అనేది LSLELZ వెక్టర్ ల మొత్తమని మనకు తెలుసు కాబట్టి అవి సూర్యుడి నుండి వచ్చే ఇన్సోలేషన్ని కనుగొనడానికి వెక్టోరియల్ గా జోడించబడతాయి ఇప్పుడు సమన్వయ వ్యవస్థ యొక్క పరామితుల పరంగా ఈ పరిమాణాలలో ప్రతి ఒక్కటి ఏమిటి అనేది చూద్దాం ఇక్కడ LS అనేది దక్షిణ అక్షం వెంబడి ఉన్న కాంపొనెంట్ ఇది L మరియు ఇది θ అనుకుందాం అప్పుడు ఇది 90 θz అవుతుంది కనుక ఈ ప్రొజెక్షన్ sinθz అవుతుంది మరియు ఈ ప్రొజెక్షన్ cosθz అవుతుంది కాబట్టి ఇది దక్షిణ అక్షం వెంట ఇన్సోలేషన్ వెక్టర్ అవుతుంది అలాగే తూర్పు అక్షం వెంట సౌర ధార్మికత వెక్టార్ యొక్క విలువ L sinθz అవుతుంది అదే విధంగా ఈ Z అక్షం లేదా జెనిత్ అక్షం వెంట సౌర ధార్మికత Lcosθz ఈ Lcosθz అనేది హోరిజోన్ ప్లేన్కు లేదా ఆ ప్రదేశంలో ఉంచబడిన క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్కు లంబ దిశలో లో ఉన్న ముఖ్యమైన ఇన్సోలేషన్ వెక్టర్ అవుతుంది కాబట్టి Lz మాత్రమే సమాంతర ఫ్లాట్ ప్లేట్కు లంబ దిశలో ఇన్సొలేషన్ గా ఉంటుంది LS మరియు LE ఫ్లాట్ ప్లేట్ కు సమాంతర దిశలో ఉన్నాయి కాబట్టి అవి క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్పై ప్రభావవంతమైన ఇన్సోలేషన్కు దోహదం చేయవు ఇప్పుడు మనం LcosθZ ను అంచనా వేస్తాము θz అనేది జెనిత్ కోణం మరియు మనకు నేరుగా తెలియదు కాబట్టి θZ ను తెలిసిన పరామితుల నుంచి అంచనా వేయడానికి మనం ప్రయత్నించాలి అక్షాంశ కోణం స్థలం యొక్క ప్రదేశం రోజు లోని సమయం గంట కోణం ఇవన్నీ మనకు తెలుసు ఈ పరిమితుల పరంగా మనం దీనిని వ్యక్తీకరించాలి తద్వారా మనం LZ విలువను పొందవచ్చు ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ను ఎడమవైపుకు మార్చుతున్నాను నేను ఈ చిత్రంలో భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థను కూడా చేర్చాను కాబట్టి ఇందులో మీరు మెరిడియల్ అక్షం m మెరిడియన్ యొక్క తూర్పు e మరియు ధ్రువ అక్షం p ని చూస్తారు ఇక్కడ నేను భూమి మరియు సూర్యుడి కేంద్రాలను కలిపే ఇన్సోలేషన్ లైన్ కూడా చేర్చాను సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నందున ఈ కోఆర్డినేట్ సిస్టమ్లో ఇన్సోలేషన్ లైన్ సమాంతరంగా ఉంటుందని మనం గమనించవచ్చు మరియు ఈ భూమి కేంద్రక కోఆర్డినేట్ సిస్టమ్లో ఇన్సోలేషన్ L ఎలా విభజించబడుతుందో చూద్దాం ఈ ఇన్సోలేషన్ వెక్టర్ L అనుకుందాం ఈ ఇన్సోలేషన్ వెక్టర్ మెరిడియల్ అక్షం వెంట మెరిడియన్ తూర్పున మరియు ధ్రువ అక్షం వెంట ఇలా మూడు ఆర్తోగోనల్ భాగాలుగా విభజించ బడుతుంది ఈ విభాగాలను పరిశీలిస్తే మెరిడియల్ అక్షం వెంట LS మెరిడియన్ అక్షం తూర్పున LE మరియు ధ్రువ అక్షం వెంట Lp ఉంటాయని గమనించవచ్చు కాబట్టి ఇన్సోలేషన్ వెక్టర్ L అనేది మెరిడియల్ అక్షం కు సంబంధించి Lm మెరిడియన్ అక్షం తూర్పు కు సంబంధించి Le మరియు ధ్రువ అక్షం కు సంబంధించి Lp ఈ మూడింటి మొత్తం అవుతుంది ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి Lm విలువను L cosδ అనే సమీకరణం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు cos ω అనేది Lm వెంట ఉంటుంది కాబట్టి స్పష్టంగా మీరు దానిని Lcosδ x cosω గా రాయవచ్చు ఇదేవిధంగా మెరిడియన్ కు తూర్పువైపు విభాగాన్ని Lcosδ x sinω గా రాయవచ్చు ధ్రువ అక్షం వెంట ఈ విభాగం L cosδ గా ఉంటుంది ఈ కోణం 90 δ తప్ప మరొకటి కాదు కాబట్టి ధ్రువ అక్షం కు సంబంధించి LP విలువ Lsinδ అవుతుంది ఇక్కడ విభజించబడిన భాగాలు δ మరియు ω పరంగా ఉంటాయి δ అంటే క్షీణత ω అంటే గంట కోణం δ మరియు ω ఈ రెండింటిని లెక్క వేయవచ్చు సంవత్సరం లోని రోజు మరియు సమయాన్ని తెలుసుకోవడం ద్వారా వీటిని లెక్కించడం ఎలాగో మనకు తెలుసు అప్పుడు Lm Le Lp విలువలను సులభంగా నిర్ణయించవచ్చు మనము స్థానిక కోఆర్డినేట్ సిస్టమ్ అక్షాల పరంగా ఈ ఇన్సోలేషన్ వెక్టర్ను కూడా విభజించాము ఆ ప్రదేశంలో ఉంచిన క్షితిజ సమాంతర ప్లేన్ పై ఇన్సిడెన్స్ గురించి కూడా చూశాము ఇప్పుడు స్థానిక సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్లోని ఇన్సోలేషన్ యొక్క విభాగాలతో పాటుగా ఈ విభాగాలను మనం ఎలా ఉపయోగించుకోవాలో పరిశీలిద్దాం ఎందుకంటే లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మరియు ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ వేరు వేరు మూలాలను కలిగి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చేయగల ఒక ఊహ ఏమిటంటే సూర్యుడి నుండి దూరంతో పోలిస్తే భూమి యొక్క వ్యాసార్థం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్సోలేషన్ లైన్లు సమాంతరంగా ఉండటంతో పాటు వాటిని విలీనం చేయవచ్చు కాబట్టి మనం హోరిజోన్ ప్లేన్ను నేరుగా భూమి యొక్క ఈ కేంద్రానికి నెట్టివేసి స్థానిక సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మరియు ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మూలాలను విలీనం చేస్తాము అప్పుడు ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి పొందిన ఈ విభాగాలను స్థానిక సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క విభాగాలతో అనుసంధానించి వాటి మధ్య సంబంధాన్ని నిర్వచించవచ్చు ఈ ఊహ చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే భూమి యొక్క వ్యాసార్థంr సూర్యుడి నుండి దూరంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణత కోల్పోకుండా మనం ఈ సమన్వయ వ్యవస్థను నెట్టివేసి భూమి మధ్యలో విలీనం అయ్యేలా చేయవచ్చు రెండు కోఆర్డినేట్ సిస్టమ్లను విలీనం చేసే 3 D విజువలైజేషన్ మీకు ఇస్తాను అవి రెండూ ఒకే మూలాన్ని కలిగి ఉంటాయి కాబట్టి నేను ఏమి చేయబోతున్నానంటే ఈ స్థానిక సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకొని ఈ మూలం మరియు ఆ మూలం ఒకటిగా కలిసే విధంగా దానిని భూమి మధ్యలోనికి నెట్టడానికి ప్రయత్నిస్తాను మొదట నేను ఏమి చేస్తాను అంటే హోరిజోన్ ప్లేన్ను కొంచెం పెద్దదిగా చేస్తాను నేను దానిని కిందకు నెట్టినప్పుడు అది గ్లోబ్ నుండి బయటకు వస్తుంది తద్వారా హోరిజోన్ ప్లేన్ ఎక్కడ ఉందో మరియు దాని ఓరియంటేషన్ ఎలా ఉందో మీరు గుర్తించగలుగుతారు నేను లోకల్ సెంట్రిక్ సిస్టమ్ యొక్క కోఆర్డినేట్ యాక్సిస్ను కొద్దిగా పొడవుగా చేస్తాను తద్వారా మనం దానిని భూమి మధ్యలోకి నెట్టినప్పుడు ఇది ఇంకా బయటకు వస్తుంది ఇప్పుడు నేను హోరిజోన్ ప్లేన్ను పెద్దదిగా చేసాను ఇక్కడ ఆ హోరిజోన్ ప్లేన్ యొక్క దక్షిణ మరియు తూర్పు అక్షం పొడవును పెంచాను ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థను భూమి మధ్యలోకి నెట్టాము దీని ఫలితంగా హోరిజోన్ మూలం భూమి మధ్యలో విలీనం అవుతుంది ఈ చర్యద్వారా ఇన్సోలేషన్ లైన్ కూడా కలిసి విలీనం కావడం మీరు చూస్తారు హోరిజోన్ ప్లేన్లో తూర్పు మెరిడియన్ తూర్పుతో సమానంగా ఉంటుంది కాబట్టి రెండు అక్షాలు తూర్పున కలిసిపోయాయి ఇది హోరిజోన్ ప్లేన్లో దక్షిణ అక్షం కాబట్టి మీరు తిప్పితే హోరిజోన్ ప్లేన్ మధ్యలో ఖండించడం మీరు చూస్తారు మీరు దానిని ఈ కోణంలో మరింత మెరుగ్గా చూడగలుగుతారు దక్షిణ అక్షం తూర్పు అక్షం ఇలా వస్తున్నాయని గమనించండి ఈ రెండింటికీ భూమి కేంద్రమే మూలం అవుతుంది భూమి కేంద్రీకృత మరియు స్థానిక కేంద్రీకృత హోరిజోన్ లు రెండూ ఒకే విధంగా ఉంటాయి ఇది జెనిత్ అక్షం ఇది హోరిజోన్ ప్లేన్ కు లంబ దిశలో జెనిత్ అక్షంగానే కొనసాగుతుంది కాబట్టి ఒక వ్యక్తి తూర్పు అక్షంలో ఒక స్థానం వద్ద నిలబడి ఈ దిశలో చూస్తే ఇలా కనిపిస్తుంది మనం తూర్పు అక్షం మీద నిలబడి ఉన్నాము కనుక ఇది ఒక గీతలా కనిపిస్తుంది ఇక్కడ ఈ పద్ధతిలో హోరిజోన్ ప్లేన్ కనిపిస్తుంది ఇది ఇన్సోలేషన్ లైన్ ఇక్కడ జెనిత్ అక్షం ఉంది ధ్రువ అక్షం నిలువుగా ఉంది మెరిడియల్ అక్షం ఈ రేఖ వెంట ఉంది హోరిజోన్ యొక్క తూర్పు మరియు మెరిడియల్ అక్షం యొక్క తూర్పు ఇక్కడ ఒక బిందువుగా కనిపిస్తుంది నిజానికి అది స్క్రీన్ నుండి బయటకు వస్తోంది ఇప్పుడు 2D గ్రాఫిక్స్కు తిరిగి వద్దాం ఇక్కడ నిలబడి ఈ దిశలో చూద్దాం ఈ దిశలో ఇంతకుముందు విజువలైజేషన్ను 3D లో చూశాము ఇప్పుడు దానిని 2D లో సంగ్రహించ డానికి ప్రయత్నిద్దాం మీరు ఈ నిలువు అక్షం p అంటే ధ్రువ అక్షాన్ని చూస్తారు మరియు ఈ దిశ నుండి చూస్తే భూమధ్యరేఖ ఖండించబడుతుంది ఎందుకంటే భూమధ్య రేఖ మరియు హోరిజోన్ ప్లేన్ అడ్డంగా ఖండించబడతాయి ఇక్కడ రెండు కోఆర్డినేట్ సిస్టమ్స్ యొక్క మూలాలు ఒకే చోట ఉండేలా చేయబడ్డాయి ఈ మూలం ద్వారా క్షితిజ సమాంతర ప్లేన్ ఈ వీక్షణ దిశలో ఇలా కనిపిస్తుంది ఈ వీక్షణ దిశ నుండి మనం మెరిడియల్ అక్షం ఈ విధంగా చూస్తాము అది ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండు బిందువులు మెరిడియన్ తూర్పు మరియు హోరిజోన్ ప్లేన్లో తూర్పును సూచిస్తాయి ఇది మెరిడియల్ అక్షం ఇది జెనిత్ అక్షం ఈ జెనిత్ అక్షం మూలం నుండి హోరిజోన్ ప్లేన్ వరకు నిలువుగా కొనసాగుతుంది ఇది అక్షాంశ కోణం ϕ మీరు ఈ వైపు నిలబడి భూమి కేంద్రం వైపు చూస్తున్నప్పుడు మీకు కోఆర్డినేట్ అక్షాల ప్రొఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా హోరిజోన్ ప్లేన్ మరియు ఈక్వటోరియల్ ప్లేన్ ఈ రెండింటినీ కలిపి నప్పుడు రెండు కోఆర్డినేట్ సిస్టమ్ స్థానిక మరియు భూ కేంద్రక కోఆర్డినేట్ సిస్టమ్ లు విలీనం చేయబడి ఈ విధంగా విలీన కోఆర్డినేట్ సిస్టమ్స్ ఏర్పడతాయి ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మరియు లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ లోని ఇన్సోలేషన్ వంటి వేరియబుల్స్ ఈ ϕ కోణం ద్వారా సంబంధం కలిగి ఉంటాయి మనం ఇప్పుడు చేయాలనుకున్నది ఏమిటంటే అక్షాంశం గంట కోణం మరియు క్షీణత పరంగా జెనిత్ అక్షం వెంట ఇన్సోలేషన్ సంబంధాన్ని తెలుసుకోబోతున్నాము ఇన్సోలేషన్ వెక్టర్ L స్థానిక సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మూడు ఆర్తోగోనల్ కోఆర్డినేట్లుగా విభజించబడిందని మనం చూశాము LS దక్షిణ అక్షం వెంట LE తూర్పు అక్షం వెంట మరియు LZ జెనిత్ అక్షం వెంట ఉన్నాయి ఈ ఇన్సోలేషన్ వెక్టర్ LcosθZ కనుగొనడం మనకు ముఖ్యం భూమి కేంద్రీకృత కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మూడు ఆర్తోగోనల్ అక్షాల వెంట ఇన్సోలేషన్ వెక్టర్ విభజించడం కూడా మనము చూశాము అప్పుడు Lm మెరిడియల్ అక్షం వెంట Le మెరిడియన్ అక్షం తూర్పున మరియు Lp ధ్రువ అక్షం వెంట ఇవ్వబడింది ఇది క్షీణత δ మరియు గంట కోణం ω లపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు రెండు సెట్ల సమీకరణాలు చూద్దాం స్థానిక సెంట్రిక్ సమన్వయ వ్యవస్థ లో వికిరణం L అనేది LS LE మరియు LZ వెక్టర్స్ మొత్తానికి సమానం ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్లో L అనేది Lm Le మరియు Lp వెక్టర్స్ మొత్తంగా ఉంటుంది మరియు మనము తూర్పు అక్షం మీద నిలబడి ఉంటే రెండు తూర్పు ప్రాంతాలు రెండు కోఆర్డినేట్ వ్యవస్థల నుండి మెరిడియన్కు తూర్పు మరియు హోరిజోన్ ప్లేన్పై తూర్పు అక్షం ప్రొఫైల్స్ ఇలా ఉన్నాయని మీరు చూస్తారు ఆపై మనము హోరిజోన్ మరియు భూమధ్య రేఖ హోరిజోన్ ఈ విధంగా విలీనం చేశాము భూమధ్య రేఖ లేదా భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థ పరామితుల పరంగా మనం ఇప్పుడు జెనిత్ అక్షం వెంట ఇన్సోలేషన్ విలువను వ్యక్త పరచవచ్చు లేదా పొందవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న బొమ్మను చూస్తే Lz అనేది హోరిజోన్ ప్లేన్కు ఆర్తోగోనల్గా ఉండే జెనిత్ అక్షం Lz భూమి సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్పై మెరిడియన్ అక్షం వెంట Lm మరియు భూమి సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ ధ్రువ అక్షం వెంట Lp గా విభజించ వచ్చు కాబట్టిఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ వెక్టర్స్ Lm మరియు Lp ఏర్పడి మనకు కావలసిన జెనిత్ అక్షం వెక్టర్ని ఇస్తాయి ϕ ఇక్కడ అక్షాంశ కోణం కాబట్టి Lm cosϕ మరియు Lp sinϕ వెక్టోరియల్ మొత్తం Lz అవుతుంది ఇప్పుడు ప్రతి కోఆర్డినేట్ సిస్టమ్లో మనం Lz Lm Lp అంటే ఏమిటో రాశాము వీటిని ఉపయోగించి మనం L cosθz కనుక్కుంటాము ఇది జెనిత్ కోణం Lm L cosδ cosω మరియు Lp L sinδ ఈ విలువలను సమీకరణంలో లో ప్రతిక్షేపించడం ద్వారా వాటి మధ్య సంబంధాన్ని గుర్తించవచ్చు θz అనేది జెనిత్ కోణం ఈ విధంగా cosθz ను భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థకు సంబంధించిన క్షీణత గంట కోణం వంటి పరామితుల పరంగా మాత్రమే వ్యక్తీకరించబడుతుంది సంగ్రహంగా చెప్పాలంటే భూమి ఉపరితలం యొక్క కొంత భాగాన్ని పరిగణించండి మరియు ఉపరితలంపై పటంలో చూపిన విధంగా ఇక్కడ ఒక స్థానిక బిందువు ను గమనించండి ఆ ప్రదేశంలో నేను క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ను ఉంచుతున్నాను ఆ ప్లేట్ పై లంబ దిశలో లో ఎంత మొత్తం ఇన్సోలేషన్ పడుతుంది అనేది మన ఆసక్తి దీనికోసం z అక్షం దిశలో ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పై పడే ఇన్సోలేషన్ Lz మనం గమనించాలి ఈ సమీకరణం ప్రకారం Lz L cosθz అవుతుంది ఇక్కడ θz అనేది జెనిత్ కోణం కానీ మనకు జెనిత్ కోణం విలువ తెలియదు అయితే భూమి కేంద్రీకృత వ్యవస్థకు సంబంధించిన క్షీణత గంట కోణం అక్షాంశం తదితర పరామితులు మనకు తెలుసు అంతేగాక Lz ని L sinδ sinϕ cosδ cosϕ cosω అని వ్రాయవచ్చని మనకు తెలుసు కాబట్టి ϕ అక్షాంశం లో ఉంచిన క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ మీద పడే ఇన్సోలేషన్ ఇది ఈ పరామితులన్నీ రోజు సమయం సంవత్సరం సమయం మరియు అక్షాంశం ద్వారా నిర్ణయించబడతాయి ఇప్పుడు ఈ L ని kWm2 లో అదనపు భూసంబంధమైన ఇన్సోలేషన్ అంటారు ఇది ప్రాథమికంగా భూమి యొక్క వాతావరణం వెలుపల ఉన్న ఇన్సోలేషన్ మీరు ఒక మీటరు పొడవు ఒక మీటర్ వెడల్పు ఉన్న చదరపు ప్లేట్ను ఉంచినట్లయితే దాని మీద పడే మొత్తం ఇన్సోలేషన్ ఈ L ఇది సౌర స్థిరాంకం విలువకు అంటే 1 37kWm2 కు చాలా దగ్గరగా ఉంటుంది అయితే ఇది సంవత్సర సమయాన్ని బట్టి సౌర స్థిరాంకం నుండి అటు ఇటు గా మారుతూ ఉంటుంది మనం దానిని త్వరలో చర్చిస్తాము అయితే ఇది భూమి యొక్క వాతావరణం వెలుపల ఉందని గుర్తుంచుకోండి